డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి చర్చిస్తున్నాము మరియు ఇది దానిపై ఒక ముగింపు మాడ్యూల్ మనము చివరి మాడ్యూల్లో స్టాటిక్ను పరిచయం చేయడంలో పోల్చాము ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనము ప్రత్యేకంగా ఉపయోగ సందర్భాలను పరిశీలిస్తాము మొదట SQL లో ఇండెక్స్ లను ఎలా సృష్టించవచ్చో తనిఖీ చేస్తాము మనము దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటికే వివిధ విభిన్న ఇండెక్స్ ల సిద్ధాంతాన్ని తెలుసుకున్నారు మరియు అందువల్ల మీరు సిస్టమ్ చేయమని ఎలా చెబుతారు రెండవది మీరు ఎప్పుడు ఇండెక్స్ కోసం కొన్ని మార్గదర్శకాల గురించి మాట్లాడాము కాబట్టి అదే మనం నేర్చుకోవాలనుకుంటున్నాము మీరు ఇండెక్స్ అని పిలుస్తాను

ఇప్పుడు మీరు ప్రత్యేకమైన ఇండెక్స్ ను సృష్టించండి అని చెబితే ప్రత్యేకమైన ఇండెక్స్ ను సృష్టించడానికి ఒక మార్గం ఉంది మరియు శోధన కీ కాండిడేట్ కీని ఉపయోగించటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది మరియు మీకు ఆ రకమైన పరిస్థితి సంతృప్తికరంగా ఉందని నిర్ధారిస్తుంది మరియు దాని కోసం మీరు ప్రత్యేకమైన ఇండెక్స్ ను సృష్టించలేరు మీకు ఇండెక్స్ లు వద్దనుకుంటే వాస్తవానికి డ్రాప్ ఇండెక్స్ కోసం ఇండెక్స్ ను సృష్టించవచ్చు తొందరగా కొన్ని ఉదాహరణలను చూద్దాం ఒక కాలమ్ కోసం ఒక ఇండెక్స్ ను సృష్టించండి మనము ఉద్యోగి emp tab అనేది ఒక రిలేషన్ ఇది ఉద్యోగి పేరుకు ఒక లక్షణాన్ని కలిగి ఉంది మరియు మనము దానిపై ఒక ఇండెక్స్ ను సృష్టించాలనుకుంటున్నాము మనము అలా చేస్తే ఉద్యోగి పేరు ఆధారంగా శోధన ఏదైనా నిజంగా వేగంగా మారుతుంది ఇప్పుడు మీరు ఇండెక్స్ లలో ఎలా పంపిణీ చేయబడుతుందో మరియు అవి ఎంతవరకు ప్రశ్నించబడుతున్నాయో మీకు తెలియకపోతే ఇండెక్స్ మంచిదా లేదా అది తగనిదా అని మీకు తెలియదు ఈ ఇండెక్స్ ను చేయడం ద్వారా ఎలాంటి ప్రాప్యత జరిగిందో మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఇండెక్స్ పరంగా ఆ గణాంకాలను వాస్తవంగా లెక్కించడం మంచిది కంప్యూట్ స్టాటిస్టిక్స్ లలో ఇండెక్స్ ను సృష్టించవచ్చు ఇక్కడ మనము ఉద్యోగి పేరు emp ename మరియు ఉద్యోగి సంఖ్యపై emp tab ఇండెక్స్ చేయబడిన చోట చూపిస్తున్నాము కాబట్టి మీరు ఈ రెండింటిపై ఒక ఇండెక్స్ ను సృష్టించి అదే సమయంలో గణాంకాలను లెక్కించండి ఇప్పుడు ఇతర మార్గాల్లో ఫంక్షన్ల పోలికలను వర్తింపజేయండి ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ అవుతుంది కాని మీరు ఫంక్షన్ బేస్డ్ ఇండెక్సింగ్ క్రమంలో సృష్టించబడుతుంది మరియు తరువాత క్రమబద్ధీకరణ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మీరు బిట్మ్యాప్ ఇండెక్స్ 4 విలువలు 1 2 3 4 తీసుకోవచ్చు

బిట్మ్యాప్ ఉందని కనుగొంటారు స్టూడెంట్ id 103 యొక్క నాల్గవ రికార్డు స్టూడెంట్ id అని తెలుస్తుంది కాబట్టి SQL లో బిట్మ్యాప్ ఇండెక్సింగ్ను ఈ విధంగా ఉపయోగించవచ్చు వాస్తవానికి ఈ మొత్తం విషయం తరువాత బహుళ కీ యాక్సెస్లో ఉపయోగించవచ్చు మీరు ఒక క్వెరీలను కనుగొని ఆపై డిపార్ట్మెంట్ పేరు ఫైనాన్స్ అని పరీక్షించండి లేదా మీరు డిపార్ట్మెంట్ పేరు ఇండెక్స్ ఉపయోగించి ఫైనాన్స్ డిపార్టుమెంటు తీసుకోండి వివిధ సింగిల్ ఇండెక్సింగ్ సింగిల్ అట్రిబ్యూట్ ఇండెక్సింగ్ నిర్వచించవలసి ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ పేరు సాలరీ అంటే ఏ డిపార్టుమెంటు అయినా ఇండెక్స్లకు ఆర్డర్ బడితే అది కేవలం డిపార్ట్మెంట్ పేరు పరంగా ఆర్డర్ చేయబడుతుంది లేదా డిపార్ట్మెంట్ పేరు ఒకేలా ఉంటే అవి సాలరీ పరంగా ఆర్డర్ చేయబడతాయి దీనిలో మీరు మల్టీ కాంపోజిట్ సెర్చ్ కీ లో లక్షణాలను వ్రాస్తారు ఎందుకంటే ఈ రెండింటికి డిపార్ట్మెంట్ పేరు ఒకేలా ఉంటే సాలరీతో పోల్చవచ్చు కానీ ఇతర మార్గంతో కాదు మీరు బహుళ లక్షణాలపై ఇండెక్స్ ను కలిగి ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ నేమింగ్ ఫైనాన్స్ మరియు సాలరీ 80000 యొక్క అదే ఉదాహరణకి తిరిగి వెళ్లండి అని అనుకోండి ప్రత్యేక ఇండెక్స్ ను ఉపయోగించడం తక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది అయితే ఇది ఎలా చేయవచ్చో మనము చూశాము అయితే మనము కూడా సమర్థవంతంగా నిర్వహించగలము మనకు డిపార్ట్మెంట్ పేరు మరియు సాలరీ మీద ఈ ఇండెక్స్ ఉంది అప్పుడు మనము డిపార్ట్మెంట్ పేరు ఫైనాన్స్ మరియు సాలరీ 100 ఎందుకంటే మీరు సులభంగా గుర్తించగలిగినందున కాదు ఎందుకంటే నేను సమానత్వాన్ని కనుగొనగలిగితే తక్కువ ఏమిటో కూడా నాకు తెలుసు డిపార్ట్మెంట్ పేరు ఫైనాన్స్ మరియు బ్యాలెన్స్ కారణంగా ఇది మొదటిదాన్ని సంతృప్తిపరిచే అనేక రికార్డులను పొందవచ్చు కాని రెండవది కాదు ఇప్పుడు ఇండెక్స్ ను సృష్టించడానికి మీకు ప్రత్యేక ప్రివిలేజ్ ఉండవచ్చు మీరు చేయగలరు ఎందుకంటే ఇండెక్స్ ను సృష్టించడం అంటే మీరు తాత్కాలిక టేబుల్స్పేస్ అవసరం ఇది ఏదైనా ఇండెక్స్ రకమైన సిస్టమ్ ప్రివిలేజ్ ని సృష్టించండి మీరు ఇండెక్స్ ను సృష్టించలేకపోతే తనిఖీ చేయండి ఫంక్షన్ ఆధారిత ఇండెక్స్ లకు ఇతర ప్రివిలేజెస్ కు అవసరమయ్యే మీ ప్రివిలెజ్ ఏమిటి దాన్ని తనిఖీ చేయండి ఇప్పుడు మనం చూద్దాం SQL అప్లికేషన్ SQL క్వెరీ సిస్టమ్ పరంగా దాన్ని ఎలా ఉపయోగించాలో ఇండెక్స్ ను ఎలా సృష్టించాలో చూశాము ఇప్పుడు మనం ఎందుకు ఇండెక్స్ చేయాలి మరియు ఎక్కడ చేయాలో త్వరగా పరిశీలిస్తాము మీరు రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ చేయడం తరచుగా మంచి పనితీరును ఇస్తుంది ఉదాహరణకు కంప్యూటింగ్ జాయిన్కు అసలు సరిహద్దును అర్థం చేసుకోవాలి మరియు అదే మనము చేయటానికి ప్రయత్నిస్తున్నాము మీరు డిజైన్ లెవెల్ ఉపయోగించబడుతున్నందున ఇది అభివృద్ధి చెందుతుంది అందువల్ల మీరు ఏ టేబుల్ కు భారీగా వస్తున్నారనే దాని గురించి తెలుసుకోవడానికి వివిధ టేబుల్ ల డేటా గురించి గణాంకాలను మీరు నిరంతరం సేకరించాల్సి ఉంటుంది ఇక్కడ ఎక్కువ ప్రాప్యతలు జరుగుతున్న లక్షణాలు లను సర్దుబాటు చేయడానికి ఎక్కడ ఉన్నాయి దురదృష్టవశాత్తు డిజైన్ స్థలంలో మనము అధ్యయనం చేసిన ఫంక్షనల్ డిపెండెన్సీ సిద్ధాంతాలకు భిన్నంగా ఇది మొత్తం అవసరం సరైన పనితీరును నిర్ణయించే గట్టి సిద్ధాంతం లేదు కలిగి ఉన్నదంతా అనుభవం ద్వారా మీరు అభివృద్ధి చేసే నైపుణ్యం నేను మిమ్మల్ని తీసుకెళ్లేది మీరు వేర్వేరు డేటా యొక్క లైఫ్ సైకిల్ గుండా వెళుతున్నప్పుడు మరియు బయటకు వస్తున్నపుడు మీ డేటాబేస్ను ఎలా చురుకుగా ఉంచాలనే దాని గురించి కొన్ని సాధారణ మార్గదర్శకాల సమితి గురించి చెప్తాను రూల్ 0 అని నేను చెప్పే మొదటి రూల్ ఇండెక్స్ లు అప్డేట్ ట్రేడ్ఆఫ్ను యాక్సెస్ చేయడానికి దారి తీస్తుంది ప్రతి క్వెరీ ఫలితాలను మనం ఇప్పటికే చూశాము మనం అర్థం చేసుకున్నట్లుగా ఇది అంతర్లీన భౌతిక డేటా నిర్మాణంలో శోధన శోధనలో నిర్దిష్ట ఇండెక్స్ ను కలిగి ఉండటం ఖచ్చితంగా పనితీరును మెరుగుపరుస్తుంది కాని ప్రతి అప్డేట్ ను మనం ఇప్పటికే గుర్తించినట్లుగా విలువలను ఇన్సర్ట్ డిలీట్ లేదా అప్డేట్ వంటివి ఇండెక్స్ ఫైళ్ళను అప్డేట్ చేయడానికి కారణమవుతాయి మనము చెల్లిస్తున్న శీఘ్ర ప్రాప్యత కోసం ఇది ఓవర్ హెడ్ పరిమితి కారణంగా మీ ప్రవర్తనను మందగించడానికి కారణం కావచ్చు కాబట్టి రూల్ 0 ఇండెక్స్ లు ఈ ట్రేడ్ఆఫ్ కు దారి తీస్తాయి ఇండెక్స్ కు దీని గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి రూల్ 1 ఇండెక్స్ పెద్ద టేబుల్ లోని వరుసలలో 15 శాతం కంటే తక్కువ అని మీరు తరచూ తిరిగి పొందాలనుకుంటే ఇండెక్స్ సృష్టించడానికి ఇండెక్స్ కోసం ఏ టేబుల్స్ ప్రకారం చాలా తేడా ఉంటుంది టేబుల్ స్కాన్లు ఉపయోగించబడతాయి ఈ టేబుల్ లు వాటి ఆధారంగా ఇండెక్స్ చేయబడాలి ప్రాధమిక మరియు ప్రత్యేకమైన కీలు స్వయంచాలకంగా ఇండెక్స్ లను కలిగి ఉంటాయి కానీ మీరు ఫారిన్ కీకు అనవసరంగా ఎక్కువ సమయం లేదా ఊహించని విధంగా ఎక్కువ సమయం అవసరమైతే చిన్న టేబుల్ లకు ఇండెక్స్ అవసరం లేదని పరిగణించండి ఈ సమయం లో నిజంగా టేబుల్ పెద్దదిగా చిన్నదానితో పోలిస్తే మారిందో లేదో తనిఖీ చేయండి మరియు అది ఇండెక్స్ చేసేది కావొచ్చు రూల్ 1 ఇండెక్స్ సరైన టేబుల్ లు మరియు ఖచ్చితంగా దానికి సంబంధించినది సరైన కాలమ్స్ ని సూచిస్తుంది నేను ఇప్పుడే గుర్తించిన కొన్ని లక్షణాలతో కాలమ్స్ ఇండెక్సింగ్ విలువలకు కాండిడేట్స్ కాలమ్లో ప్రత్యేకమైనవి అప్పుడు ఇండెక్సింగ్ మీకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది మీ సాధారణ ఇండెక్స్ లు బాగా పని చేసే విస్తృత శ్రేణి విలువలను కలిగి ఉన్నాయి చిన్న శ్రేణి విలువలు ఉన్నాయి ఇక్కడ బిట్మ్యాప్ ఇండెక్స్ను ఒక విధంగా ఉంచడం ద్వారా SQL క్వెరీను వ్రాస్తే మీరు చేయవచ్చు ఇండెక్స్ ను ఉపయోగించవచ్చు ఉదాహరణకు మీరు నల్ విలువలు మాత్రమే సరిపోయే ఒక కండీషన్ ను ఉంచవచ్చు దానితో పోల్చితే మీరు ఇప్పుడు వెంట ఇండెక్స్ చేయకపోవడమే మంచిది కాబట్టి ఇది రూల్ 2 ఇండెక్స్ సరైన కాలమ్ లని గుర్తుంచుకోండి అప్పుడు రూల్ 3 ప్రతి టేబుల్ లు అప్డేట్ చేసినప్పుడు కాలమ్లోని అన్ని ఇండెక్స్ లు అప్డేట్ చేయబడాలి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఉద్దేశించిన పరిమిత ఇండెక్స్ సంఖ్యలతో ప్రారంభం చేయాలి

అప్డేట్ లను ఉపయోగించవచ్చు రూల్ 4 కాంపోసిట్ ఇండెక్స్ కాలమ్ ల పనితీరును ప్రభావితం చేస్తుంది మీరు ఎక్కువగా ఉపయోగించాలని ఆశించిన కాలమ్ ను మొదటి ఇండెక్స్ గా ఉంచండి ఎందుకంటే మీరు వాస్తవానికి కాంపోసిట్ సెర్చ్ కీ ని గురించి మరచిపోండి ఇది ప్రధానంగా పార్ట్ నంబర్ మరియు విక్రేత ఐడి కాబట్టి 5 విక్రేతలు ఉన్నారని మరియు ప్రతి విక్రేతకు 1000 భాగాలు ఉన్నాయని అనుకోండి పార్ట్ నంబర్ మరియు విక్రేత ఐడి అలాంటిది అని మీరు ప్రశ్నించారని మరియు అలాంటి అన్ని మ్యాచ్లను మీరు ఎంచుకుంటారని అనుకోండి ఇప్పుడు మీరు కాంపోజిట్ ఇండెక్స్ కనిపిస్తాయి రూల్ నెంబర్ ప్రకటన నుండి గణాంకాలను ఎలా సేకరించాలో మనము ఇప్పటికే చర్చించిన దాని నుండి గణాంకాలను సేకరించండి ఆపై మీ సిస్టమ్ చేయడానికి ఉపయోగించవచ్చు చివరి రూల్ 6 ఇకపై అవసరం లేని డ్రాప్ ఇండెక్స్ ఒక ఇండెక్స్ పడిపోతే ఉదాహరణకు అనేక కారణాల వల్ల ఇది ప్రశ్నలను వేగవంతం చేయదు కాబట్టి టేబుల్ చాలా చిన్నదిగా మారి ఉండవచ్చు టేబుల్లో చాలా వరుసలు ఉంటాయి కానీ చాలా తక్కువ ఇండెక్స్ పెరుగుదల సరైనది కాదని మనము చూశాము ఇది ఇంతకుముందు కాకపోవచ్చు మరియు ఇప్పుడు అది అలా ఉండవచ్చు కాబట్టి ఆ సందర్భంలో ఇండెక్స్ డ్రాప్ లు ఉన్న క్వెరీను ఇండెక్స్ ను ఉపయోగించవద్దు మరియు క్వెరీస్ ఇతర గుణాలు లేదా ఇతర మిశ్రమ లక్షణాలపై జరుగుతాయి ఇది విలువ లేని ఇండెక్స్ లు కాదు స్పష్టంగా మీరు కొత్త ఇండెక్స్ ను క్రొత్త మార్గంలో సృష్టిస్తుంటే మీరు పునర్నిర్మాణం చేస్తుంటే పునర్నిర్మాణానికి ముందు ఇండెక్స్ ను వదిలివేయాలి డ్రాప్ ఇండెక్స్లలో మీరు గమనించినప్పుడు మరియు పనితీరును మెరుగుపరిచేటప్పుడు డ్రాప్ ఇండెక్స్ లను ఉపగించకండి మీరు ఒక ఇండెక్స్ ను వదలినప్పుడు ఇండెక్స్ ల విభాగం యొక్క అన్ని విస్తరణలు టేబుల్స్పేస్ అవసరం ఇది ఇండెక్సింగ్ చేసాము మీరు ఖచ్చితంగా కలిగి ఉండగల ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇండెక్సింగ్ స్కీం కానీ అన్ని వ్యవస్థలు సమానంగా ఉపయోగించవు వేర్వేరు లక్షణాలపై డేటాబేస్ నుండి మంచి పనితీరును పొందవచ్చు నార్మలైజషన్ యొక్క అన్ని సిద్ధాంతాల ద్వారా మీరు సంపాదించిన మంచి డిజైన్ యొక్క జ్ఞానం పైన మరియు రిడెండెన్సీ తొలగింపు మీకు తెలుసు తగిన ఇండెక్స్ డిజైన్ను రూపొందించడంలో మీకు సహాయపడుతుంది